స్వాగతం ఈ రోజు ఉపన్యాసం 44 లో మనము లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడతాము ముఖ్యంగా మనము ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో ర్యాంక్ శూన్య సిద్ధాంతం గురించి మరియు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ల కెర్నల్ మరియు ఇమేజ్ గురించి కూడా మాట్లాడుతాము కాబట్టి నేను లీనియర్ మ్యాపింగ్ లేదా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటో ప్రారంభిస్తాను ఇక్కడ మనము ఈ రెండు వెక్టర్ ప్రదేశాల గురించి మాట్లాడుతాము కాబట్టి X మరియు Y రెండు వెక్టర్ స్పేసస్ మరియు మ్యాపింగ్ FX→Y కింది రెండు షరతులను సంతృప్తిపరిస్తే లీనియర్ మ్యాపింగ్ లేదా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కాబట్టి ఈ వెక్టర్ స్పేస్ X నుండి ఏదైనా రెండు వెక్టర్స్ కోసం మనము ఈ ట్రాన్స్ఫర్మేషన్ ను వర్తింపజేస్తే FuvFuF కాబట్టి ఈ రెండు షరతులలో ఇది ఒక షరతు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవ సంఖ్యల సమితి నుండి ఇక్కడ ఏదైనా స్కేలార్ k కోసం రెండవది మరియు ఒక వెక్టర్ ఏదైనా వెక్టర్ u∈X k యొక్క స్కేలార్ గుణకారం F ని సంతృప్తి పరచాలి కాబట్టి FkukF లీనియారిటి కు అవసరమైన ఈ రెండు షరతులు మనకు ఉన్నాయి ఒకటి ఈ FuvFuF మరియు ఈ షరతు FkukF ను కూడా సంతృప్తి పరచాలని మనకు ఉన్న రెండవ షరతు ఇక్కడ 2 వ్యాఖ్యలుఈ 2 షరతులుFuvFuF మరియుFkukF గురించి చర్చించాము మరియు ఈ రెండు షరతులను ఒకదానిలో ఒకటిగా కలపవచ్చు మరియు ఈ క్రింది విధంగా Fk1uk2vk1Fuk2Fv కాబట్టి ఇక్కడ మనం ప్రాథమికంగా రెండింటినీ కలుపుతున్నాము కాబట్టి ఈ uv చేరికలో ఇది ఒకటి ఇది ఇప్పటికే ఇక్కడ ఉంది Fk1uk2v తప్పనిసరిగా k1Fuk2Fv కి సమానంగా ఉండాలి కాబట్టి ఉదాహరణకు మొదటి దశలో మనము దీనిని k1Fu అని అనుకుంటాము మరియు తరువాత ఈ k2Fv ఇది ఖచ్చితంగా షరతు సంఖ్య 1 మరియు 2 ఇప్పుడు ఇస్తుంది ఇది k1Fuk2Fv కు సమానంగా ఉండాలి రెండు షరతులు సంతృప్తికరంగా ఉన్నాయి ఈ పరిస్థితి ఇక్కడ Fk1uk2v మరియు అది k1Fuk2Fv కి సమానంగా ఉంటే మనము వర్తింపజేస్తాము అప్పుడు ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ను లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని మనం పిలవవచ్చు కాబట్టి k0 కొరకు మరలా గమనించండి ఉదాహరణకు k 0 పెడితే అది మనకు F ఇస్తుంది వెక్టర్స్పేస్ యొక్క ప్రాపర్టీ అయిన 0 లోకి ఇది 0 వెక్టర్ అయి ఉండాలి అప్పుడు F 0 కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ Fuలో ఈ 0 ఉంది కాబట్టి మనము ఈ 0 ని Fu కి గుణించినప్పుడు Fu ఈ వెక్టర్స్పేస్ X లో ఒక మూలకం మరియు మళ్ళీ ఈ 0 లో ఈ ఎలిమెంట్ Fu తప్పనిసరిగా 0 ఎలిమెంట్స్ ని ఇవ్వాలి ఈ F0 తప్పనిసరిగా 0 కి సమానంగా ఉండాలి కాబట్టి ఈ F Y యొక్క ఎలిమెంట్ కాబట్టి మనకు ఈ 0 మరియు ఈ Y నుండి ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ అదే విషయం పట్టుకోవాలి ఇది Y లో మళ్ళీ 0 వెక్టర్ ఇవ్వండి ఇక్కడ F 0 కాబట్టి ప్రతి లీనియర్ మ్యాప్ ఈ డొమైన్ X నుండి 0 వెక్టర్ ను ఈ పరిధి Y లోని 0 వెక్టర్ కు తీసుకుంటుంది ఇది వెక్టర్ స్పేస్ లను త్వరగా చూడగల మరొక ముఖ్యమైన ప్రాపర్టీ అంటే ఈ F 0 కాబట్టి 0 వెక్టర్ స్పేస్ Y లోని 0 వెక్టర్ కు మ్యాప్ చేయాలి మనము ఈ సరళ పటాల ను కొన్ని ఉదాహరణల ద్వారా వెళ్తాము మొదట ఇక్కడ F ఒక లీనియర్ మ్యాప్ FR3R3 Fx y z x y 0 తో ఉండనివ్వండి కాబట్టి ఇక్కడ ఈ R³ యొక్క ప్రతి ఎలిమెంట్ ఈ x y z చే సూచించబడుతుంది మరియు ఇది దీనికి x y 0 మ్యాప్ చేస్తుంది కాబట్టి ఇది ఈ xy మైదానానికి x y z పాయింట్ యొక్క ప్రొజెక్షన్ కాబట్టి ఈ మ్యాప్ లీనియర్ మ్యాప్ కాదా లేదా అనే విషయాన్ని మనము ధృవీకరించగలము కాబట్టి మనము ఈ R³ నుండి రెండు అంశాలను తీసుకుంటాము కాబట్టి ఈ R³ యొక్క 2 సభ్యులు ఒకటి u a b c మరియు మరొకటి మనం ఈ v a b c తీసుకున్నాము ఇప్పుడు మొదటి ప్రాపర్టీ యొక్క ఈ రెండు లక్షణాలు ఏమిటంటే మనము Fuv ను వర్తించేటప్పుడు అవి మనకు F F అవ్వాలి మరియు మనము ఇక్కడ తనిఖీ చేస్తాము FuvFaabbcc aabb0 ab0ab0 FuF కాబట్టి ఈ లీనియారిటి యొక్క మొదటి షరతు సంతృప్తి చెందింది మరియు ఇప్పుడు మనము ఈ విషయంలో కూడా చిన్నవిషయం అయిన రెండవదాన్ని తనిఖీ చేస్తాము కాబట్టి ఈ k యొక్క ఏదైనా స్కేలార్ సంఖ్య కోసం మనము దీనిని పరిశీలిస్తాము FkuFkakbkc kakb0 kab0 kF కాబట్టి ఇక్కడ రెండు షరతులు Fu v F F మరియు F k F కాబట్టి లీనియర్ మ్యాప్ యొక్క రెండు లక్షణాలు సంతృప్తికరంగా ఉన్నాయి మరియు అందువల్ల ఇక్కడ ఇచ్చిన ఈ మ్యాప్ x y z పాయింట్ x y 0 కు మ్యాప్ చేస్తుంది ఇది ప్రొజెక్షన్ మ్యాప్ మరియు ఇది లీనియర్ మ్యాప్ ఇది మనము ఇక్కడ సరే అని నిరూపించాము ఈ ఫంక్షన్ FR2R2 నిర్వచించబడిందని మరొక ఉదాహరణ మనం తీసుకుంటాము మ్యాప్ Fx y x 1 y 2 గా నిర్వచించబడింది ఇప్పుడు ప్రశ్న ఇది లీనియర్ మ్యాప్ లేదా ఇది సరళమైనది కాదా మరియు లీనియర్ మ్యాప్ లక్షణాలలో ఒకటి ఎల్లప్పుడూ 0 నుండి 0 వరకు మ్యాప్ చేస్తుంది మరియు మనకు ఇక్కడ R² లో ఉంది 0 ఎలిమెంట్ 0 0 తప్ప మరేమీ కాదు అది R² లోని ఎలిమెంట్ ఈ లీనియర్ మ్యాప్ యొక్క అవసరమైన షరతు లీనియర్ మ్యాప్ అయితే 00 ఎలిమెంట్స్ కి ఈ F00 ఎలిమెంట్ ఈ F00 ను వర్తింపజేసినప్పుడు మనం ఇక్కడ గమనించాము మనము 12 పొందుతున్నాము ఈ విధంగా ఇది లీనియర్ మ్యాప్ కాదు ఎందుకంటే ఇది 00 ఎలిమెంట్స్ ని 00 ఎలిమెంట్స్ కి మ్యాపింగ్ చేయలేదు కానీ ఇది 00 ఎలిమెంట్స్ ని 12 ఎలిమెంట్స్ కి మ్యాపింగ్ చేస్తోంది ఇది లీనియర్ మ్యాప్ కాదు కాబట్టి మరొక ముఖ్యమైన ఉదాహరణ మనం ఈ మ్యాట్రిక్స్ లీనియర్ మ్యాప్ మాదిరిగా ఉన్నాయని చూస్తాము ఎందుకంటే మనం ఏదైనా m × n మ్యాట్రిక్స్ ను తీసుకుంటాము మరియు A ఈ నియమం ప్రకారం ఈ Rn నుండి X m కి ట్రాన్స్ఫర్మేషన్ చెందుతుంది x x ఈ Rn నుండి ఒక ఎలిమెంట్ అప్పుడు మనకు Rm లో ఎలిమెంట్ a వస్తుంది కాబట్టి ఇక్కడ A ఈ Rn నుండి Rm కు మ్యాప్ లాంటిది ఎందుకంటే ఇక్కడ ఈ డెఫినిషన్ ప్రకారం Ax తీసుకుంటుంది కాబట్టి మా ఫంక్షన్ Ax లాంటిది కాబట్టి ఈ y Ax ఈ x∈Rn y∈Rm నుండి మ్యాపింగ్ చేస్తోంది కాబట్టి ఈ A m×n మ్యాట్రిక్స్ అయితే అది ఎలిమెంట్ Rn ను Rm లోని ఒక ఎలిమెంట్స్ కి మ్యాప్ చేస్తుంది మరియు ఇది సులభంగా చూడవచ్చు మనం ఇక్కడ పరిశీలిస్తే అది ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ కాబట్టి ఇది a11 a12 మరియు a1n a21 a22 మరియు a2n తరువాత ఈ m th వరుసలో ఉంటుంది కాబట్టి am1 am2 మరియు చివరి ఎలిమెంట్ వద్ద మనకు amn ఉంది కాబట్టి ఈ A ఈ m×n యొక్క మ్యాట్రిక్స్ మరియు మనము ఈ Ax ని పరిగణనలోకి తీసుకుంటే అంటే ఈ A ఇప్పుడు ఈ x చేత ఇక్కడ గుణించబడుతుంది కాబట్టి x1 x2 మరియు xn Rn నుండి వచ్చింది అంటే దీనికి n భాగాలు ఉన్నాయి కాబట్టి x1 x2 xn ఇప్పుడు మనం ఈ మల్టిప్లికేషన్ గురించి చర్చిస్తే ఏమి జరుగుతుంది ఈ అడ్డు వరుస ఈ కాలమ్కు గుణించబడుతుంది కాబట్టి మనము ఇక్కడకు వస్తాము అప్పుడు ఇది దీనికి గుణించబడుతుంది మరియు మొదలైనవి మనము ఈ m వరుసలను పొందుతాము ఇది mth అడ్డు వరుస ఇది మొదటి వరుస కాబట్టి ఇక్కడ ఒక ఉత్పత్తి గా మనకు ఈ Rm నుండి వెక్టర్ లభిస్తుంది ఎందుకంటే దీనికి m భాగం ఉంటుంది మరియు ఈ వెక్టర్ Rm కి చెందినది కాబట్టి మనకు m×n ఆర్డర్ యొక్క మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మరియు మనము Rn నుండి వెక్టర్ ను గుణిస్తే ఈ Ax ఈ Rm ప్రదేశంలో వెక్టర్ అవుతుంది కాబట్టి ఆర్డర్ యొక్క అన్ని మ్యాట్రిక్స్ ఈ m × n లీనియర్ మ్యాప్ గా ఆలోచించవచ్చు లీనియర్ మ్యాప్ అంటే మ్యాట్రిక్స్ యొక్క మంచి లక్షణాల కారణంగా మొదట ఈ Ax ఏమీ లేదని మనం చూశాము కాని ఇది ఇప్పుడు మ్యాపింగ్ ఈ x ఎలిమెంట్ Rn నుండి వచ్చింది మరియు ఇది ఈ Rm ఈ y లో ఒక ఎలిమెంట్ ని ఇస్తోంది కాబట్టి ఇది Rn నుండి Rm కు స్పష్టంగా ఉంటుంది మరియు ఈ లీనియర్ ప్రాపర్టీ Auv AA ను వర్తించేటప్పుడు అవి రెండు లక్షణాలు కాబట్టి u మరియు v ఇవి ఈ Rn లోని ఎలిమెంట్స్ కాబట్టి మనము Auv ను వర్తించేటప్పుడు మనకు ఏమి లభిస్తుంది ఇది మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీ కాబట్టి AA మనము లీనియర్ మ్యాప్ కోసం వెతుకుతున్నాము ఇది లీనియర్ మ్యాప్ కోసం సంతృప్తి చెందవలసిన లక్షణాలలో ఒకటి మరియు రెండవది λu λ కాబట్టి Aλu λ Au కి సమానంగా ఉండాలి మరియు ఇది మ్యాట్రిక్స్ యొక్క మరొక ప్రాపర్టీ ఇది కావాలంటే సులభంగా ధృవీకరించవచ్చు ఆర్డర్ m × n యొక్క మ్యాట్రిక్స్ కోసం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క రెండు లక్షణాలు సంతృప్తి చెందాయి కాబట్టి ప్రతి m × n మ్యాట్రిక్స్ ఇమేజ్s ఈ మ్యాట్రిక్స్ యొక్క ఈ ఎంట్రీలు వాస్తవంగా ఉంటాయి అప్పుడు అది Rn నుండి Rm లోని ఒక ఎలిమెంట్ కి మ్యాప్ చేస్తుంది కాబట్టి ఇది మరొక ముఖ్యమైన విషయం ఈ ఉపన్యాసంలో ఈ మ్యాట్రిక్స్ ఏమీ లేవని అవి లీనియర్ మ్యాప్ అని మనం మరింత అన్వేషిస్తాము ఇక్కడ ఉదాహరణకు మనము ఈ FR2R3 ను చూస్తాము మరియు దీని ద్వారా Fst2s3t s5t 4s 3t కాబట్టి ఈ F ఒక లీనియర్ మ్యాప్ మరియు మనం దానిని తనిఖీ చేసే ఒక మార్గం ఏమిటంటే మనము రెండు ఎలిమెంట్ ను R² గా తీసుకుంటాము మరియు ఈ Fu v మనకు F F మరియు రెండవ షరతును ఇస్తుందో లేదో చూడండి కాబట్టి మనము ఈ 2 షరతులను ఈ మ్యాప్ లో విడిగా తనిఖీ చేయవచ్చు వాస్తవానికి మనం ఇక్కడ చూసే ఇతర అవకాశం ఈ Fs t ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ యొక్క లక్షణాలను గుర్తుచేసుకుంటే దీనిని మ్యాట్రిక్స్ వెక్టర్ మల్టిప్లికేషన్ రూపంలో ఉంచవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ కాలమ్కు గుణించాలి t ఇక్కడ ఈ కాలమ్కు గుణించబడుతుంది మరియు ఇది ఖచ్చితంగా మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీ వెక్టర్ మల్టిప్లికేషన్ కాబట్టి మనము ఈ రెండు నిలువు వరుసలను మ్యాట్రిక్స్ యొక్క మొదటి మరియు రెండవ నిలువు వరుసగా ఉంచి ఆపై మళ్ళీ ఈ కాలమ్ వెక్టర్ను అక్కడ ఉంచినట్లయితే ఈ మల్టిప్లికేషన్ ఈ వెక్టార్కు ఈ రెట్లు సరిగ్గా ఇస్తుంది ఈ మ్యాట్రిక్స్ గా మనం దీనిని వ్రాయగలము అంటే ఈ నిలువు వరుసలు 2 1 4 మరియు 3 5 3 మరియు ఈ నిలువు వరుస వెక్టర్ గా మనం అక్కడ ఉంచవచ్చు కాబట్టి మనము ఇక్కడ ఈ product ని పరిశీలించినప్పుడు ఇది ఖచ్చితంగా ఉంది Fsts2 1 4 t3 5 3 2 1 4 3 5 3 s t ఈ మ్యాట్రిక్స్ లీనియర్ మ్యాప్ అని మనం చూశాము కాబట్టి మనం తనిఖీ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే దీనిని మ్యాట్రిక్స్ పరంగా ఇలా వ్రాయగలము అందువల్ల ఇది లీనియర్ ఇమేజ్ గా ఉండాలి కాబట్టి ఇది ఒక లీనియర్ మ్యాప్ అని చూపించడానికి దీని యొక్క ప్రాథమిక ఉత్పన్నం లేకుండా మనము ఈ విధంగా తీసుకున్నాము దీనిని మనం మ్యాట్రిక్స్ మ్యాప్ గా సూచించగలము మరియు ఈ F ఒక లీనియర్ మ్యాప్ ఎందుకంటే మనము మ్యాట్రిక్స్ పరంగా వ్రాసాము లీనియర్ మ్యాప్ గా ఇక్కడ చర్చించవలసిన మరో విషయాన్ని కెర్నల్ మరియు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ఇమేజ్ అంటారు మరియు ఇది F X→Y మళ్ళీ ఒక లీనియర్ మ్యాప్ అవుతుంది ఇది X నుండి ఎలిమెంట్ ను Y లోని ఎలిమెంట్ కు మ్యాప్ చేస్తుంది కెర్నల్ F ను Ker x∈X F0 యొక్క డెఫినిషన్ అని నిర్వచించారు కాబట్టి ఇది ఇక్కడ కెర్నల్ కాబట్టి మనకు ఈ వెక్టర్స్పేస్ X ఉంది మనకు ఈ వెక్టర్స్పేస్ Y ఉంది మరియు కెర్నల్ అంటే ఏమిటి మనము ఈ పాయింట్స్ అన్నింటినీ ఇక్కడ X లో సేకరిస్తాము మరియు అవి Y లోని 0 ఎలిమెంట్ కి మ్యాప్ చేస్తే ఈ సెట్ను మ్యాపింగ్ F యొక్క కెర్నల్ అని పిలుస్తాము కాబట్టి ఇది F యొక్క కెర్నల్ డెఫినిషన్ Y లోని 0 ఎలిమెంట్ కి మ్యాప్ చేసి X లోని అన్ని ఎలిమెంట్స్ సహజంగా 0 ఎలిమెంట్ ఉండాలి ఎందుకంటే 0 లీనియర్ మ్యాప్ కోసం 0 కు తప్పక మ్యాప్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ కెర్నల్ లో 0 ఉంటుంది కానీ ఇక్కడ ఈ కెర్నల్ లోని 0 ఎలిమెంట్ కంటే చాలా ఇతర అంశాలు ఉండవచ్చు ఇమేజ్ అని పిలువబడే మరొకటి ఉంది Im y∈Y అక్కడ x∈X ఉంది దీని కోసం F y కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఇమేజ్ ఇది ఈ X నుండి కొన్ని ఎలిమెంట్ యొక్క మ్యాప్ అయిన y యొక్క అన్ని ఎలిమెంట్ ను మాత్రమే సేకరిస్తాము కాబట్టి ఈ 2 నిర్వచనాలతో Ker F మరియు Im F ఈ సరళమైన ఉదాహరణను Fx y z తో చూద్దాం ఇది మళ్ళీ దాని ప్రొజెక్షన్ మ్యాప్ కాబట్టి ఇక్కడ R³ లోని ఏదైనా ఎలిమెంట్ xy ప్లేన్ x y 0 లో ఈ బిందువుకు మ్యాప్ చేస్తుంది కాబట్టి Im F అంటే ఏమిటి ఇమేజ్ F మనం y లోని అన్ని ఎలిమెంట్ కోసం వెతుకుతున్నాము దీని ముందు ఇమేజ్ X లో ఉంది అంటే అన్ని పాయింట్స్ R³ లో a b c దీని మూడవ భాగం 0 ఎందుకంటే అవి అభ్యర్థులు Y మరియు సి 0 అయినప్పుడు సంబంధిత ఎలిమెంట్ X లో కూడా ఉంటుంది మరియు ఇది a మరియు b తప్ప మరేమీ కాదు కాబట్టి ఇక్కడ ఈ మ్యాపింగ్ యొక్క ఇమేజ్ అన్ని పాయింట్స్ a b c యొక్క మూడవ భాగం 0 అంటే అన్ని పాయింట్స్ a b 0 a మరియు b లు మళ్ళీ వాస్తవ సంఖ్య కు చెందినది కాబట్టి ఇది ఇక్కడ ఉన్న ఇమేజ్ మరియు ఈ మూడవ భాగం 0 ఉన్న అన్ని పాయింట్స్ ను మనము ఇక్కడ సెట్ చేసినప్పుడు ఇది xy ప్లేన్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ మ్యాపింగ్ ఏమీ లేదని మనము ఇప్పటికే చర్చించిన ఇమేజ్ ఈ R³ లోని పాయింట్ను xy ప్లేన్ కి మ్యాప్ చేస్తుంది అది మనం మాట్లాడుతున్న ప్రొజెక్షన్ మ్యాప్ అందువల్ల ఈ ఇమేజ్ ఈ xy ప్లేన్ తప్ప మరేమీ కాదు ఎందుకంటే ఇది పాయింట్ను xy ప్లేన్ కి మాత్రమే మ్యాప్ చేస్తుంది కాబట్టి ఇమేజ్ xy ప్లేన్ లో ఉంది కెర్నల్ అన్నీ X నుండి మ్యాప్ 0 అయిన పాయింట్స్ 0 కి మ్యాప్ చేస్తాయి కాబట్టి ఇక్కడ ఈ లీనియర్ మ్యాప్ డెఫినిషన్ ప్రకారం ఇక్కడ a పాయింట్ x y z మ్యాప్ x y 0 కు మ్యాప్ చేస్తుంది కాబట్టి మూడవది 0 కి సెట్ చేయబడుతుంది X లోని ఎలిమెంట్స్ 0 అన్నింటిని మనము కోరుకుంటున్నాము కాబట్టి మనం ఇక్కడ a b 0 తో ఒక పాయింట్ తీసుకుంటే a b 0 మనము వర్తించేటప్పుడు ఈ మ్యాప్ లేదా ఈ మొదటి 0 మరియు రెండవ భాగం 0 తీసుకున్న ఎలిమెంట్స్ కి వర్తింపజేస్తే ఇది 000 ఎలిమెంట్ అవుతుంది కాబట్టి ఇది దీనిలో 0 ఎలిమెంట్ x y 0 మనము ఈ R³ లోని ఆ పాయింట్స్ కోసం వెతుకుతున్నాము ఎందుకంటే వాటి ఎలిమెంట్ వాటి ఇమేజ్ y లోని 0 ఎలిమెంట్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది ఈ మ్యాపింగ్ యొక్క కెర్నల్ ను రూపొందిస్తుంది ఇది ఖచ్చితంగా z ప్లేన్ ఎందుకంటే z ప్లేన్ మీద x 0 మరియు y 0 కాబట్టి మొత్తం z ప్లేన్ R³ లోని ఈ 0 ఎలిమెంట్స్ కి మ్యాప్ చేయబడుతుంది మరియు ఇది ఇక్కడ సహజంగా ఉంటుంది ఎందుకంటే మనం ప్రొజెక్షన్ తీసుకున్నప్పుడు z ప్లేన్ యొక్క మూలం R³ లో 0 ఎలిమెంట్ అని అర్ధం కాబట్టి ఇక్కడ ఇమేజ్ xy ప్లేన్ మరియు F యొక్క కెర్నల్ z ప్లేన్ తప్ప మరొకటి కాదు ఎందుకంటే మొత్తం z ప్లేన్ ఈ ఎలిమెంట్ కి మ్యాపింగ్ అవుతోంది మరియు ఇమేజ్ అంటే ఇక్కడ xy ప్లేన్ లోని అన్ని పాయింట్స్ ఈ మ్యాపింగ్ యొక్క ఇమేజ్ కాబట్టి F X→Y ఒక లీనియర్ మ్యాపింగ్ అని అప్పుడు F యొక్క ఈ కెర్నల్ మరియు X యొక్క ఉప ప్రదేశం మరియు F యొక్క ఇమేజ్ X యొక్క సబ్ స్పేస్ కాబట్టి మనము దీనిని అధికారికంగా ఇక్కడ నిరూపించబోతున్నాం కానీ కెర్నల్ మరియు ఇమేజ్ డెఫినిషన్ ప్రకారం ఇది చాలా సులభం కెర్నల్ 0 కి మ్యాప్ చేసే అన్ని ఎలిమెంట్స్ తప్ప మరేమీ లేనందున అవి సబ్ స్పేస్ గా ఏర్పడతాయని మనం అనుకోవచ్చు మనం ప్రాథమికంగా సబ్ స్పేస్ యొక్క దగ్గరి లక్షణాలను చూడాలి కాబట్టి మనం ఏదైనా రెండు ఎలిమెంట్ ను తీసుకుంటే అవి 0 కి మ్యాప్ చేస్తే వాటి మొత్తం 0 కి కూడా మ్యాప్ అవుతుంది కాబట్టి మొత్తం అదనంగా కూడా ఇక్కడ అదే కెర్నల్కు చెందినది మరియు అదేవిధంగా ఇమేజ్ కోసం కూడా మనం పరిగణించవచ్చు సరిగ్గా అదే పరిశీలన కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే ఈ కెర్నల్ సబ్ స్పేస్ ను ఏర్పరుస్తాయి మరియు ఈ x1x2xmఒక వెక్టర్స్పేస్ X అని అనుకుందాం మరియు ఈ F ఒక లీనియర్ మ్యాప్ అని అనుకుందాం అప్పుడు ఈ పాయింట్స్ యొక్క ఇమేజ్ ఇక్కడ x నుండి ఈ వెక్టర్s వెక్టర్స్పేస్ X ను విస్తరించి ఉంటే Fx1Fx2F కూడా విస్తరించి ఉంటుంది కాబట్టి ఈస్పేస్ x నుండి వెక్టర్s మనకు తెలిస్తే ఈ వెక్టర్s వెక్టర్స్పేస్ x ను విస్తరించి ఉన్నాయని మనకు తెలుసు మరియు ఇక్కడ మ్యాపింగ్ మనకు తెలుసు F అప్పుడు Fx1Fx2F లొ ఇమేజ్ F ని విస్తరించండి కాబట్టి మనం ఇప్పుడు F ఇమేజ్ లో ఒక పాయింట్ తీసుకుంటే అక్కడ ఒక X ఉంది ఎందుకంటే ఇది ఇమేజ్ లో ఒక పాయింట్ కాబట్టి ఈ వెక్టర్ స్పేస్ X లో ఒక X ఉండాలి అంటే ఈ F x y కి సమానం ఆపై మనము ఈ X ను తీసుకుంటాము ఎందుకంటే ఈ వెక్టర్స్పేస్ X యొక్క ఏదైనా ఎలిమెంట్ ని x1x2xm యొక్క లీనియర్ కాంబినేషన్ గా సూచించవచ్చు ఎందుకంటే ఈ వెక్టర్s వెక్టర్స్పేస్ X ని విస్తరించి ఉంటాయి కాబట్టి దీనిని తీసుకొని మనం ఈ X పరంగా ప్రాతినిధ్యం వహించాము xi అంటే లీనియర్ కాంబినేషన్ ఇప్పుడు మనం X పై ఈ లీనియర్ మ్యాప్ ను వర్తింపజేస్తాము ఇది మనకు సహజంగా y ఎలిమెంట్స్ ని ఇస్తుంది కాబట్టి X పై ఈ F మరియు మ్యాప్ యొక్క సరళత కారణంగా ఈ xi లోపల ఈ F ను ఇక్కడ తీసుకోవచ్చు ఇదే లీనియర్ మ్యాప్ యొక్క డెఫినిషన్ కాబట్టి మనకు xi1mmxm⟹yFxi1mmF ఉంది కాబట్టి దీనికి కారణం లీనియారిటి మరియు ఇప్పుడు మనం చూసేది ఈ y ఎలిమెంట్ ఈ x F xm యొక్క లీనియర్ కాంబినేషన్ గా వ్రాసినది మరియు ఇది వెక్టర్ స్పేస్ y లోని ఏదైనా ఎలిమెంట్ y యొక్క లీనియర్ కాంబినేషన్ గా వ్రాయగలము ఈ వెక్టర్స్ F యొక్క కాబట్టి ఈ వెక్టర్స్ F ఇమేజ్ F ని విస్తరిస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ మ్యాపింగ్ యొక్క కెర్నల్ మరియు ఇమేజ్ కాబట్టి ఈ మ్యాట్రిక్స్ కూడా లీనియర్ ఇమేజ్ మీరు ఈ 3 వరుసలు మరియు 4 నిలువు వరుసల యొక్క సరళమైన ఉదాహరణను పరిశీలిస్తే A a1 a2 a3 a4 b1 b2 b3 b4 c1 c2 c3 c4 మరియు ఉదాహరణకు R4 నుండి e1e2e3 e4 ఇక్కడ సాధారణ ప్రాతిపదిక గా తీసుకుంటాము ఇవి R4 యొక్క స్టాండర్డ్ బెసిస్ మనం ఇంతకుముందు చర్చించాము మునుపటి సిద్ధాంతం ప్రకారం Ae1 Ae2 Ae3Ae4 A యొక్క ఇమేజ్ ను విస్తరిస్తాయని మనకు తెలుసు Ae1a1 b1 c1 Ae2a2 b2 c2 Ae3a3 b3 c3 Ae4a4 b4 c4 ఇవి R³ లోని వెక్టర్స్ ఇవి ఇమేజ్ లోని వెక్టర్స్ మరియు ఇక్కడ ఈ వెక్టర్స్ ఈ వెక్టర్స్ ఇమేజ్ ను విస్తరిస్తాయి కాబట్టి R³ లో ఉన్న ఈ ఇమేజ్ R³ యొక్క విస్తరించిన వెక్టర్ మనకు ఇప్పటికే తెలుసు ఈ A యొక్క ఇమేజ్ ఖచ్చితంగా ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క నిలువు వరుసలు కాబట్టి ఇమేజ్ ఏమీ కాదు కాలమ్ స్పేస్ గా ఉంటుంది ఈ నిలువు వరుసల వ్యవధి ఖచ్చితంగా మనం ఇప్పటికే చర్చించిన కాలమ్స్పేస్ మరియు ఇమేజ్ ఈ నిలువు వరుసల స్పాన్ తప్ప మరొకటి కాదని మనం గమనించాము కాబట్టి Im ఖచ్చితంగా A యొక్క కాలమ్ స్పేస్ కాబట్టి మనము ఇక్కడ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడేటప్పుడు కాలమ్ స్పేస్ ఏమీ లేదు కాని అవి కాలమ్ స్పేస్ ని విస్తరిస్తాయి Im తప్ప మరొకటి కాదు అదేవిధంగా కెర్నల్ ఇక్కడ అన్ని పాయింట్స్ గా ఉంటుంది దీని మ్యాప్ 0 అంటే మనము ఇక్కడ R⁴ లో x యొక్క అన్ని పాయింట్స్ కోసం చూస్తున్నాము మరియు దీని మ్యాప్ R³ లో 0 కి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మ్యాట్రిక్స్ A R³ యొక్క నల్ స్పేస్ కోసం మనము వెతుకుతున్నాము ఎందుకంటే ఇది నల్ స్పేస్ యొక్క డెఫినిషన్ ఈ సిస్టమ్ యొక్క పరిష్కారం చూడండి సమయం 3058 సమీకరణం మనకు నల్ స్పేస్ ను ఇస్తుంది కాబట్టి ఇక్కడ కెర్నల్స్ రూపంలో ఉన్న నల్ స్పేస్ మ్యాట్రిక్స్ మ్యాపింగ్ యొక్క కెర్నల్ అయిన a యొక్క నల్ స్పేస్ వలె ఉంటుంది ఇక్కడ చివరిది ర్యాంక్ మరియు లీనియర్ మ్యాప్ యొక్క నల్లిటి కాబట్టి మనం ఇమేజ్ ను గుర్తుంచుకుంటే A యొక్క కాలమ్స్పేస్ మరియు మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ గురించి చర్చించినప్పుడు కాలమ్స్పేస్ యొక్క పరిమాణం కాబట్టి అక్కడ ఉన్న ర్యాంక్ అయిన కాలమ్ స్పేస్ యొక్క డైమెన్షన్ అది కాబట్టి ఇక్కడ లీనియర్ మ్యాప్ పరంగా లీనియర్ మ్యాప్ యొక్క ర్యాంక్ F యొక్క ఇమేజ్ యొక్క డైమెన్షన్ అవుతుంది కాబట్టి F యొక్క ఇమేజ్ ర్యాంక్ అవుతుంది కాబట్టి ఇది ర్యాంక్ యొక్క మరింత సాధారణ డెఫినిషన్ ఇది మ్యాట్రిక్స్ విషయంలో ప్రత్యేక సందర్భం మరియు మనము మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ భావనను విడిగా చర్చించాము కాబట్టి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ కాలమ్ స్పేస్ యొక్క డైమెన్షన్ కానీ ఇక్కడ మనకు మరింత సాధారణ పరిభాష ఉంది దీనిని F యొక్క మ్యాపింగ్ ఇమేజ్ అని పిలుస్తారు కాబట్టి ఈ కెర్నల్ F ఇమేజ్ యొక్క డైమెన్షన్ తప్ప మరొకటి కాదు అదేవిధంగా కెర్నల్ A యొక్క నల్ స్పేస్ మరియు ఇక్కడ మళ్ళీ ఈ నల్లిటి ను మనం నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ అని పిలుస్తాము కనుక ఇది మనము ఇప్పటికే చర్చించిన నల్లిటి ముందు కాబట్టి నల్లిటి కెర్నల్ యొక్క డైమెన్షన్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ రెండు మళ్ళీ మనకు కెర్నల్ గురించి మరో రెండు నిర్వచనాలు ఉన్నాయి ఇది మనము మ్యాట్రిక్స్ కోసం చర్చించిన ర్యాంక్ యొక్క డెఫినిషన్ కంటే చాలా సాధారణం కాబట్టి ఇక్కడ F యొక్క ర్యాంక్ F యొక్క ఇమేజ్ యొక్క డైమెన్షన్ మరియు నల్లిటి F యొక్క కెర్నల్ యొక్క డైమెన్షన్ తప్ప మరొకటి కాదు X అప్పుడు పరిమిత డైమెన్షన్ యొక్క వెక్టర్స్పేస్ గా ఉండనివ్వండి మరియు ఈ F లీనియర్ మ్యాప్ అప్పుడు ఈ ర్యాంక్ ప్లస్ నల్లిటి X యొక్క డైమెన్షన్ కి సమానం కాబట్టి ఈ ర్యాంక్ నల్లిటి తీరం మన మ్యాట్రిక్స్ కోసం కూడా చర్చించాము ఇక్కడ ర్యాంక్ ప్లస్ నల్ వేరియబుల్స్ సంఖ్య n ఇది ఈ సందర్భంలో ఇక్కడ ఉంది ఎందుకంటే ఇది Rn నుండి ఒక ఇమేజ్s to Rm కాబట్టి ఈ డొమైన్ యొక్క డైమెన్షన్ ఇక్కడ X యొక్క డైమెన్షన్ కాబట్టి ర్యాంక్Fనల్లిటిFdim⁡ ఇది మ్యాట్రిక్స్ కోసం మనకు ఉన్న ఫలితం ఇక్కడ ముగింపుకు వస్తోంది కాబట్టి మనము సరళ పటాన్ని చర్చించాము మరియు సరళ పటాన్ని నిరూపించడానికి మనం ఈ Fk1uk2vk1Fuk2Fv ను వర్తింపజేయాలి అప్పుడు ఇచ్చిన మ్యాప్ ని లీనియర్ మ్యాప్ అని పిలుస్తాము ఈ మ్యాట్రిక్స్ కూడా లీనియర్ మ్యాప్ అని మనం చూశాము మరియు మ్యాట్రిక్స్ క్రమం m×n అయితే అవి Rn యొక్క ఎలిమెంట్ ను Rm కు మ్యాప్ చేస్తాయి మరియు A యొక్క ఈ ఇమేజ్ A యొక్క కాలమ్ స్పేస్ మరియు ఈ ఇమేజ్ ఈ మ్యాట్రిక్స్ యొక్క కెర్నెల్ ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ A తప్ప మరొకటి కాదు A యొక్క నల్ స్పేస్ తప్ప మరొకటి కాదు ఇవి ఇక్కడ ఉపయోగించిన సూచనలు మీ శ్రద్ధకు ధన్యవాదాలు